శుభాకాంక్షలు మరియు TALE మాడ్యూల్ 2 యూనిట్ 11 కు స్వాగతం ఈ యూనిట్ 11 ADDIE సిస్టమ్ డిజైన్ యొక్క అభివృద్ధి దశలో భాగం మునుపటి యూనిట్ లో మేము అభివృద్ధి దశ యొక్క ఉప ప్రక్రియ ను చూశాము డెలివరీ టెక్నాలజీ స్ మరియు బోధ నా రకాలను అర్థం చేసుకున్నాము మునుపటి యూనిట్ నుండి వచ్చిన రెండు ముఖ్య భాగాలు డెలివరీ టెక్నాలజీస్ మరియు ఇన్స్ట్రక్షన్ రకాలు డెలివరీ టెక్నాలజీస్ బ్లాక్ బోర్డ్ లేదా వైట్బోర్డ్ ఇప్పటికీ ఆధిపత్య సాంకేతిక పరిజ్ఞానం అయితే కొత్త టెక్నాలజీలు పుష్కలంగా వస్తున్నాయి మరియు అవి అందుబాటులో ఉన్నాయి చాలా సంస్థలు నెమ్మదిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి సాంకేతికతను బట్టి అభివృద్ధి దశ యొక్క కార్యకలాపాలు గణనీయంగా మారుతూ ఉంటాయి సాంకేతికతలు మీకు కొన్ని సంభావ్య ప్రజలు ముఖాముఖి సూచనలను ఉపయోగిస్తారు మాకు ఇతర బోధనా రకాలు ఉన్నాయి అవి బ్లెండెడ్ లెర్నింగ్ యొక్క పాత్రను స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న యూనిట్ బోధనా సామగ్రి మరియు అభ్యాస సామగ్రికి సంబంధించినది బోధనా సామగ్రిని అభివృద్ధి చేయడానికి బోధనా రూపకల్పన యొక్క అవసరాన్ని మరియు ప్రక్రియను అర్థం చేసుకోవడం మనకు కావలసిన ఫలితం అభ్యాస సామగ్రి సరళమైనది మరియు సూటిగా ఉంటుంది బోధనా పదార్థం అభివృద్ధి చేయబడిన దాని ఆధారంగా కొంత బోధన యొక్క ఆవశ్యకతపై దృష్టి ఉంది బోధకుడు మరియు బోధనా రూపకల్పన బోధనా రూపకల్పనలో విద్యార్థులకు పేర్కొన్న ఫలితాన్ని పొందటానికి లేదా సాధించడానికి వీలు కల్పించే అభ్యాస అనుభవాల శ్రేణిని ఏర్పాటు చేస్తుంది ప్రతి బోధకుడు బోధనా సామగ్రిని సిద్ధం చేస్తాడు అతను ఇప్పటికే సిద్ధం చేయకపోతే అతను ఆ బోధనా సామగ్రి ప్రకారం తరగతి గది కార్యకలాపాలను నిర్వహిస్తాడు బోధనా సామగ్రి బోర్డులో వ్రాయాలనుకునే పదార్థం లేదా వారు చూపించదలిచిన స్లైడ్లు లేదా వారు చూపించదలిచిన వీడియో మొదలైన వాటిని కలిగి ఉండవచ్చు కాని తరగతి గది కార్యకలాపాల యొక్క వాస్తవ ప్రవర్తన బోధనా అనుభవాల క్రమం ప్రకారం ఉంటుంది ప్రణాళిక బోధనా సామగ్రి కార్యకలాపాల క్రమం యొక్క ప్రణాళికను సూచిస్తుంది స్క్రిప్ట్ మరియు డైలాగ్లు గురించి మాట్లాడేటప్పుడు లేదా స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం ఉంది మరియు తరువాత డైలాగ్లు ఉంటాయి అయితే మీరు ఎలాంటి స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నారు అంటే బోధకుడు కోరుకునే కార్యకలాపాల క్రమం మరియు స్వభావం లేదా బోధకుడు చేయాలనుకునే మార్గం దీనిపై నిర్ణయం బోధకుడు తీసుకుంటాడు బోధకుడు ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేయాలో శాసనం చేయలేదు ఇది విషయం యొక్క స్వభావం మౌలిక సదుపాయాలు డెలివరీ టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది అందుబాటులో ఉన్న ఇతర వనరులు మరియు ఎంచుకున్న బోధనా కార్యకలాపాలతో బోధకుడు కలిగి ఉన్న సౌకర్యం సాహిత్యంలో భారీ సంఖ్యలో బోధనా కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కార్యకలాపాలను ఉపయోగించారు మరియు ఒక బోధకుడు అన్ని రకాల బోధనా కార్యకలాపాలపై సుపరిచితుడు లేదా పట్టు కలిగి ఉంటాడని ఆశించడం సాధ్యం కాదు కాలక్రమేణా ప్రతి అధ్యాపక సభ్యుడు కొంత సదుపాయాన్ని మరియు కొన్ని రకాల బోధనా కార్యకలాపాలను ఇష్టపడతారు బోధకుడు సుఖంగా ఉన్నదానిపై స్క్రిప్ట్ ఆధారపడి ఉంటుంది విషయం ఒకేలా ఉన్నప్పటికీ ఇద్దరు వేర్వేరు ఫ్యాకల్టీ సభ్యుల నుండి రెండు స్క్రిప్ట్లు ఒకేలా ఉండవు స్క్రిప్ట్ వ్రాసిన ఫ్రేమ్వర్క్ను ఇన్స్ట్రక్షన్ డిజైన్ అంటారు అనేక ఇన్స్ట్రక్షన్ డిజైన్ ఫ్రేమ్వర్క్లు ఉన్నాయి ఇన్స్ట్రక్షన్ డిజైన్ మోడల్ అనేది గత 60 70 సంవత్సరాలుగా ప్రజలు అన్వేషిస్తున్న విషయం అనేక నమూనాలు ప్రతిపాదించబడ్డాయి మరియు సాధన చేయబడ్డాయి మేము రెండింటిని మాత్రమే ప్రస్తావిస్తాము వాటిలో మనం ఉపయోగించబోయే వాటితో మాత్రమే వ్యవహరిస్తాము రెండు ప్రసిద్ధ ఐడి మోడల్స్ డేవిడ్ మెరిల్ మరియు డేవిడ్ కోల్బ్ గా అనిపించవు అవి స్పష్టంగా కనిపిస్తాయి కానీ వాటన్నింటినీ కలిపి ఉంచిన మొదటిసారి ఆయన ఈ ఇన్స్ట్రక్షన్ డిజైన్కు సంబంధించి 2013 లో ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది ఇది మంచి సమాచార వనరు ప్రోగ్రామ్లు మరియు అభ్యాసాలు కొన్ని లేదా అన్ని మొదటి సూత్రాలను ఉపయోగిస్తాయి అన్ని మొదటి సూత్రాలను ఉపయోగించడం మరియు మొదటి సూత్రాలను మీ బోధనలో చేర్చడం సాధ్యమని మేము భావిస్తున్నాము కొన్ని కారణాల వల్ల మీరు ఒక సూత్రానికి శ్రద్ధ చూపడం కష్టమైతే ఇప్పటికీ అది విలువైనదే ఈ ID మోడల్ మెరిల్ సూత్రాల ప్రదర్శన అప్లికేషన్ ఎంగేజ్మెంట్ మరియు ఇంటిగ్రేషన్ మొదట సక్రియం చేయండి మరియు ప్రేరేపించండి ఆపై కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాలను ప్రదర్శించండి తరువాత దశలో విద్యార్థి నేరుగా క్రొత్త జ్ఞానాన్ని వెంటనే వర్తింపజేస్తాడు లేదా కనీసం కొత్త జ్ఞానంతో నిమగ్నం అవుతాడు దీని తరువాత విద్యార్ధి తాను సంపాదించిన క్రొత్త జ్ఞానం లేదా క్రొత్త నైపుణ్యాన్ని తనకు ఇప్పటికే తెలిసిన వాటితో అనుసంధానించాడు లేదా తన వద్ద ఉన్న మునుపటి జ్ఞానంతో అనుసంధానించాడు ఇది అకారణంగా సూటిగా ముందుకు మరియు స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఈ కార్యకలాపాల క్రమం అప్రమత్తమైన మార్గంలో కాకుండా కొంతవరకు క్రమపద్ధతిలో వెళ్ళవలసి ఉంటుంది అందుకే మాకు ఐడి మోడల్ అవసరం అభ్యాస సూత్రాల ప్రకటనలు వాస్తవ ప్రపంచ సమస్యలు లేదా పనుల సందర్భంలో అభ్యాసకులు జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పొందినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది మెరిల్ యొక్క ప్రకటన వాస్తవ ప్రపంచ సమస్యలు మనకు పనులు కోర్సు ఫలితాలు లేదా సామర్థ్యాలు తప్ప మరొకటి కాదు మేము బోధనా రూపకల్పన గురించి మాట్లాడేటప్పుడు సమర్థత అనేది మనం ఉపయోగించే పదం ఎందుకంటే నైపుణ్యాలు కోర్సు ఫలితాల యొక్క విస్తరణలు అభ్యాసకులు సామర్థ్యం గురించి ప్రేరేపించబడినప్పుడు మరియు వారి ముందు జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క మానసిక నమూనాను కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాలకు పునాదిగా క్రియాశీలం చేసినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది రెండు కీలకపదాలు ఉన్నాయి ఒకటి ప్రేరేపించబడింది మీరు ప్రేరేపించబడినప్పుడు మాత్రమే మీరు తరగతిలో ఏమి జరుగుతుందో లేదా బోధనా కార్యకలాపాలలో ఏమి జరుగుతుందో దానిపై శ్రద్ధ చూపుతారు శ్రద్ధ లేకుండా స్పష్టంగా మీరు ఇప్పటికే విద్యార్థిదశ కోల్పోయారు మరియు ఇతర కార్యకలాపాలలో దేనికీ అర్థం ఉండదు అప్పుడు మీరు విద్యార్థి యొక్క ముందస్తు జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క మానసిక నమూనాను సక్రియం చేస్తారు ఇది రెండవ సూత్రం నేర్చుకోవలసిన జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క ప్రదర్శనను అభ్యాసకులు గమనించినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది బోధకుడు కొత్త జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది ఒక ప్రయోగం కావచ్చు లేదా అది ఉపన్యాసం కావచ్చు ఇది ఏదైనా ప్రదర్శన వీడియో లేదా ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేయడం లేదా భౌతిక వస్తువును చూపించడం కావచ్చు బోధకుడు జ్ఞానం గురించి ఉపన్యాసం ఇవ్వడం లేదు అతను నేర్చుకోవలసిన కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యంతో దరఖాస్తు చేసినప్పుడు లేదా నిమగ్నమైనప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది ప్రదర్శన జరిగిన వెంటనే విద్యార్థులు ఆ జ్ఞానంతో మునిగిపోతున్నారు లేదా అది క్రొత్త జ్ఞానాన్ని 'వర్తింపజేయడం' కావచ్చు వారి కొత్తగా పొందిన జ్ఞానం మరియు నైపుణ్యాలను చర్చించండి మరియు రక్షించండి శ్రద్ధ మరియు క్రియాశీలత నేను విద్యార్థుల దృష్టిని లేకపోతే నేను ప్రారంభంలోనే దాన్ని కోల్పోయాను మొదటి విషయం ఏమిటంటే నేను దృష్టిని ఎలా పొందగలను వారి దృష్టిని ఆకర్షించడానికి మీరు 1 2 నిమిషాల చిన్న కథను ఇవ్వగలిగితే లేదా మీరు తరువాత ప్రదర్శించబోయే కార్యాచరణకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలిగితే లేదా మీరు కేస్ స్టడీగా ప్రదర్శించవచ్చు లేదా మీరు ఏదైనా అనుకరించవచ్చు ఈ రోజుల్లో మీకు ల్యాప్టాప్లు మరియు ప్రొజెక్టర్లకు ప్రాప్యత ఉంది కాబట్టి మీరు ఆసక్తికరమైన అనుకరణను సిద్ధం చేయవచ్చు మరియు వారి దృష్టిని పొందవచ్చు వాస్తవానికి ఈ కార్యాచరణ ఎక్కువ సమయం తీసుకోకూడదు ఇది చాలా సమయం తీసుకుంటే క్రొత్త జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మీకు సమయం లేదు దృష్టిని ఆకర్షించిన తరువాత విద్యార్థులు తమ కొత్త అభ్యాసాన్ని తమకు ఇప్పటికే తెలిసిన వాటితో అనుసంధానించగలగాలి మీకు ఇప్పటికే తెలిసిన ఏదో ఒకదానికి మీరు లింక్ చేయకపోతే మీరు క్రొత్త సమాచారాన్ని సేకరించలేరు లేదా గ్రహించలేరు కానీ మీరు దానికి ఏదైనా క్రొత్త సమాచారాన్ని వెంటనే లింక్ చేయగలగాలి క్రొత్త సమాచారాన్ని లింక్ చేయగల జ్ఞానాన్ని మీరు సక్రియం చేస్తారు సాధారణంగా చాలా మంది ఉపాధ్యాయులు ఇప్పటికే చివరి తరగతిలో మేము ఏమి చేసామో చూద్దాం లేదా సమీక్షిద్దాం అని చెప్పడం ద్వారా దీన్ని చేస్తారు ఇది ముందస్తు జ్ఞానాన్ని ప్రేరేపించే ఒక మార్గం లేదా కొన్నిసార్లు ముందస్తు జ్ఞానం విద్యార్థులు ఒక సెమిస్టర్ లేదా సంవత్సరం క్రితం నేర్చుకున్న లేదా హైస్కూల్ సబ్జెక్టు నుండి ఏదో ఒక విషయం నుండి నేర్చుకోవచ్చు సక్రియం చేయడానికి మరియు తిరిగి ప్రదర్శించడానికి ఒకరు కొంత సమయం గడపవలసి ఉంటుంది అనగా అది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో ఉంటే అతను కొంతవరకు మరచిపోయాడు ఆ జ్ఞానాన్ని స్వల్పకాలిక మెమరీ ప్రాంతానికి తీసుకురావాలి తద్వారా మీరు ప్రాసెస్ చేయవచ్చు ఆ సమాచారం లేదా క్రొత్త సమాచారాన్ని దానికి సంబంధించినది క్రియాశీలతలో భాగంగా బోధకుడు ప్రస్తుత స్థాయి జ్ఞానాన్ని అంచనా వేయాలి మరియు దానిపై ఆధారపడాలి పాత అభ్యాసాన్ని ఉపరితలంపైకి తీసుకురావడం ద్వారా సక్రియం చేయాలి ఇది ఒక బలమైన ప్రకటన ఇది ఇప్పటికే ఉన్న కాంక్రీట్ జ్ఞానంతో అనుసంధానించబడితే తప్ప కొత్తది ఏమీ నేర్చుకోలేము కానీ ఏదైనా కోర్సులో లేదా ఏదైనా సబ్జెక్టులో మీకు ఇప్పటికే ఉన్న మరియు సంబంధం ఉన్న ముందస్తు జ్ఞానం లేదు ఒకరు నేర్చుకోగల ఏకైక మార్గం రోట్ ద్వారా అది బోర్డులో సమర్పించబడినది లేదా కాగితంపై వ్రాసినది మేము దానిని ఒక రకమైన అభ్యాసంగా భావించి మీరు గుర్తుంచుకోండి మరియు పరీక్ష ముగిసిన వెంటనే ఆ రకమైన అభ్యాసం అంతరించిపోతుంది ప్రతిపాదిత కొత్త జ్ఞానాన్ని విద్యార్థుల ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానించడానికి ఒక ఉపాధ్యాయుడు గట్టి ప్రయత్నం చేయాలి తరగతికి రాకముందు విద్యార్థులందరికీ ఒకే స్థాయిలు లేదా ఒకే జ్ఞానం ఉండదని అంగీకరించారు కాని అదే చేయడానికి ఒకరు సిద్ధంగా ఉండాలి శ్రద్ధ మరియు క్రియాశీలత రకాలు ఏమిటి ఎందుకు వివరిస్తూ ప్రేరణ కథలు అనుకరణలు మల్టీమీడియా ప్రదర్శనలు తరగతి చర్చలు క్విజ్ పునశ్చరణ ఫీల్డ్ ట్రిప్ డేటా మరియు డేటా విశ్లేషణలను సేకరించడం అధునాతన గ్రాఫిక్ నిర్వాహకులు శ్రద్ధ మరియు క్రియాశీలతను పరిష్కరించే కొన్ని కార్యకలాపాలు అధునాతన గ్రాఫిక్ నిర్వాహకులలో ఒకటి కాన్సెప్ట్ మ్యాప్ ఇవన్నీ అన్ని సమయాలలో ఉపయోగించాల్సి ఉంటుందని కాదు చేతిలో ఉన్న సామర్థ్యానికి ఏది సరైనదో బోధకుడు నిర్ణయించుకోవాలి ఏ ఉపాధ్యాయుడైనా అర్థం చేసుకోవడానికి ప్రదర్శన చూస్తున్నారుసమర్పించిన సమాచారం నిర్దిష్ట పరిస్థితులకు ఎలా వర్తించబడుతుందో చూపిస్తుంది ఇక్కడే బోధకుడి సహకారం వస్తుంది నేను ఎన్ని సమస్యలను ప్రదర్శిస్తాను ప్రతి సమస్య యొక్క పరిధి ఏమిటి మరియు సమర్థత యొక్క అన్ని లక్షణాలను ఎలా పరిష్కరించగలను ప్రదర్శన ప్రోత్సహించబడే నైపుణ్యం యొక్క రకానికి అనుగుణంగా ఉండాలి ఒకవేళ సామర్థ్యం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రూపకల్పనకు సంబంధించినది అయితే ప్రదర్శన కేంద్రీకృతమై సర్క్యూట్ యొక్క పనితీరును వివరించడంతో ఆగిపోయి డిజైన్ వివరించ లేకపోతే దాని అర్థము మీరు రూపకల్పన ఉదాహరణ మీద సరిగా పని చేయలేదు డిజైన్ ఉదాహరణలో సర్క్యూట్ యొక్క క్రియాత్మక అవసరం ఏమిటో పేర్కొనడం ఉంటుంది మీరు భాగాలను ఎలా ఎంచుకుంటారు ఏ విధమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి సర్క్యూట్ డిజైన్ చేయడం గురించి మీరు ఎలా వెళ్తారు మీరు సర్క్యూట్ రూపకల్పన ద్వారా వెళ్ళకపోతే ప్రదర్శన సామర్థ్యానికి అనుగుణంగా ఉండదు ఎందుకంటే మేము సర్క్యూట్ రూపకల్పనకు సంబంధించిన సామర్థ్యాలను ప్రోత్సహిస్తున్నాము ఉపాధ్యాయుడు ఒక సర్క్యూట్ రూపకల్పనను ప్రదర్శించాలి సాధారణ సమాచారం లేదా ఆర్గనైజింగ్ నిర్మాణాన్ని నిర్దిష్ట సందర్భాలతో సంబంధం కలిగి ఉండటానికి అభ్యాసకులకు మార్గనిర్దేశం చేయాలి ఒక సిద్ధాంతాన్ని ప్రదర్శించడం లేదా సాధారణంగా వివరించడం కంటే నిర్దిష్ట సందర్భాలు అవసరం అది ఏమి చేస్తుందో దాని ప్రాముఖ్యత ఏమిటి ఇటువంటి సమాచారం విద్యార్థులతో ఉండదు మీరు ఉపయోగించగల బోధనా భాగాలు ఏమిటి ఇంటరాక్టివ్ ఉపన్యాసం మల్టీమీడియా ప్రెజెంటేషన్లు అనుకరణలు ఉదాహరణ సమస్యలు ఫీల్డ్ ప్రదర్శన ప్రయోగాత్మక ప్రదర్శనలు గ్రాఫిక్ నిర్వాహకులు లేదా అధునాతన గ్రాఫిక్ నిర్వాహకులు

ప్రాధమిక సమస్య అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానంతో నిమగ్నమవ్వాలి లేదా వర్తింపజేయాలి మరియు సామర్థ్యానికి అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి నైపుణ్యాలను ప్రదర్శించాలి అంటే మరోసారి మునుపటి ఉదాహరణను తీసుకుంటే సామర్థ్యం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రూపకల్పనకు సంబంధించినది అయితే విద్యార్థి వెంటనే ఒక సర్క్యూట్ రూపకల్పన యొక్క జ్ఞానాన్ని వర్తింపజేయాలి ఇది ఎంత సులభం కానీ వెంటనే వర్తించాలి ప్రాథమిక అభ్యాస సూత్రాలలో ఒకటి అభ్యాసకుడు క్రొత్త సమాచారం మరియు నైపుణ్యాలతో ప్రదర్శన తర్వాత కనీస సమయ వ్యవధితో నిమగ్నమవ్వాలి

ప్రదర్శన మరియు అనువర్తనాల మధ్య సమయ అంతరం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి ఇది చాలా మంది ఉపాధ్యాయులు పాటించని ముఖ్యమైన సూత్రం ఎందుకంటే సమాచారాన్ని ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించడం మరియు విద్యార్థికి ఇంటి వద్ద చేయటానికి సమాచారం యొక్క దరఖాస్తును వదిలివేయడం వంటివి వారు భావిస్తారు ఇది సంతృప్తికరంగా పనిచేయదు మరొక సూత్రం ఉంది మీరు విద్యార్థి దాని వెనుక ఉన్న అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా జ్ఞానాన్ని వర్తింపజేస్తారు మీరు మొదట అతన్ని జ్ఞానాన్ని వర్తింపజేయండి ఆపై జ్ఞానాన్ని ప్రదర్శించండి అంటే ఈ కోర్సులో మేము ప్రస్తుతం ఏమి చేస్తున్నాం మేము మీ పద్ధతులను ప్రదర్శిస్తున్నాము మరియు దాని వెనుక చాలా సిద్ధాంతం ఉందని మీకు భరోసా ఇస్తున్నాము మేము అన్ని సిద్ధాంతాలను వివరించడం లేదు మరియు ఏ పరిశోధన జరిగింది ఇవి మీకు బాగా పరిశోధించబడిన సూత్రాలు అని చెప్పి మమ్మల్ని విశ్వసించమని అడగడం మాదిరిగానే మేము మీకు క్రొత్త సమాచారాన్ని అందిస్తున్నాము విద్యార్థులు కొత్త జ్ఞానంతో నిమగ్నమై ఉండగా బోధకుడు లేదా విద్యార్థి సమస్యను పరిష్కరించడానికి కొత్తగా నిర్మించిన మానసిక నమూనా యొక్క ఖచ్చితత్వం మరియు సమర్ధతను నిర్ధారించడానికి అంతర్గత లేదా దిద్దుబాటు అభిప్రాయాన్ని స్వీకరించాలి మీరు నిమగ్నమై ఉన్నప్పుడు విద్యార్థులు తమ ప్రస్తుత జ్ఞానానికి లేదా ఇప్పటికే ఉన్న మానసిక నమూనాకు కొత్త సమాచారాన్ని లింక్ చేస్తున్నారు వారు నిమగ్నమై వర్తింప చేస్తున్నప్పుడు వారు కొన్ని లోపాలు చేసే అవకాశం ఉంది మరియు దిద్దుబాటు అభిప్రాయాన్ని అందించాలి కోచింగ్ లేదా ట్యూటరింగ్ లేదా సూచనలు అందించడం మొదలైనవి అభ్యాసాన్ని మెరుగుపరుస్తాయి విద్యార్థి జ్ఞానాన్ని అంతర్గతీకరించాలని మీరు కోరుకుంటే కోచింగ్ క్రమంగా ఉపసంహరించుకోవాలి ఇది చదివేటప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి వీటన్నిటికీ సమయం ఎక్కడ ఉంది నా తరగతిలో 60 మంది విద్యార్థులను మీరు ఎలా నిర్వహిస్తారు మరియు ప్రతి విద్యార్థి యొక్క అవసరాలను తీర్చడానికి తరగతి గదిలో నాకు సమయం ఎక్కడ ఉంది అవును మీకు లేదు మరియు సవాలు అదే ఈ సవాలును ఎలా పరిష్కరించాలో వేరే సమస్య కానీ కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం దీనికి గణనీయంగా తోడ్పడుతుంది మేము దాని గురించి మాడ్యూల్ 3 లో మాట్లాడుతాము కానీ ఇది ఎల్లప్పుడూ ఒక సమస్య మరియు ప్రత్యేకంగా వైవిధ్యమైన సామర్ధ్యాలు కలిగిన విద్యార్థులను కలిగి ఉంటే తక్కువ ముగింపుతో పాటు ఉన్నత స్థాయి విద్యార్థులను తీర్చడం సులభం కాదు మరియు చాలా సార్లు అది సాధ్యం కాకపోవచ్చు విద్యార్థులందరినీ మన విషయ పరిజ్ఞానము తీసుకెళ్లడానికి మీరు ఇతర మార్గాలను ఉపయోగించాలి వర్తించే మరియు నిమగ్నమయ్యే బోధనా భాగాలు Note తయారీ తో కలిపి అభ్యాసకుడు వారు నేర్చుకున్న వాటిని కొద్దిగా ప్రతిబింబించాలి అంటే అతను ఆమె నేర్చుకున్నది ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యమైనది అని అంతర్గతంగా పరిశీలించండి అతను ఆమె ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుందా లేదా అతను ఆమె దానిని సరిగ్గా అర్థం చేసుకున్నారా విద్యార్థి చేయవలసిన ప్రతిబింబం ఉంది ఈ ప్రక్రియలో అభ్యాసకుడు తోటివారితో చర్చించాలనుకోవచ్చు మీరు మీ పొరుగువారితో మాట్లాడండి లేదా అది 23 వ్యక్తుల సమూహంగా ఉండవచ్చు మీరు ఒక స్థానం తీసుకుంటే మీరు దానిని సమర్థించగలగాలి అవును నా అవగాహన సరైనది చివరకు వారి ప్రస్తుత మానసిక నమూనాతో వాటిని వివరించండి బోధనా భాగాలు తరగతి చర్చలు సమూహ చర్చలు క్విజ్ సారాంశం మరియు లక్ష్యాలు మరియు అభిప్రాయాలు బోధనా భాగం యొక్క నిర్మాణం మనం ఏ క్రమానికి వెళ్తాము మొదటి విషయం మనందరికీ తెలిసిన సమర్థత ప్రకటన అప్పుడు మొదటి దశ శ్రద్ధ మరియు క్రియాశీలత సమర్థత ఒక బోధనా యూనిట్ అని చెప్పండి ఇది 2 నుండి 4 గంటల వ్యవధి కావచ్చు 4 గంటల బోధనా విభాగంలో 3 గంటల ఉపన్యాసం ఉండకూడదు మరియు ప్రారంభంలో మరియు చివరిలో కొన్ని నిమిషాలు విద్యార్థులను జ్ఞానాన్ని ఉపయోగించుకునేలా చేస్తాయి క్రొత్త జ్ఞానాన్ని ప్రదర్శించడం మరియు దానిని వర్తింపజేయడం మధ్య సమయం అంతరం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి సూచించిన విధంగా మేము ఇన్స్ట్రక్షన్ యూనిట్ను విచ్ఛిన్నం చేస్తాము 'శ్రద్ధ మరియు క్రియాశీలత' దశ తరువాత ఒక చిన్న ప్రదర్శన మరియు ఒక చిన్న అప్లికేషన్ దశ మరియు వాటి శ్రేణిని కలిగి ఉంటుంది సమర్థతలో మీకు అప్లికేషన్ తరువాత 3 కంటే ఎక్కువ ప్రదర్శన అంశాలు అవసరం లేదు అటువంటి క్రమం తరువాత అభ్యాసకులు జ్ఞానాన్ని ఏకీకృతం చేయాలి ప్రదర్శన మరియు అప్లికేషన్ యొక్క విభజన పూర్తిగా బోధకుడిచే నిర్ణయించబడుతుంది ఇది కొంత అభ్యాసం పడుతుంది మరియు ఇవి అధ్యాపకుల సమూహంగా లేదా కనీసం 2 అధ్యాపకులు ఒకరితో ఒకరు పరస్పరం వ్యవహరిస్తారు బోధనా యూనిట్ యొక్క ఉదాహరణ ఈ విధంగా ఒక బోధనా యూనిట్ కోసం స్క్రిప్ట్ డ్రా సిద్ధం చేయబడింది స్క్రిప్ట్ను సూచించడానికి టేబుల్ మంచి మార్గం అవుతుంది ఇది బోధనా యూనిట్ ప్రోగ్రామింగ్ కోర్సు 6 "సూచనల జంప్ సమూహాన్ని అర్థం చేసుకోండి" సామర్థ్య ప్రకటన 2 గంటలు షెడ్యూల్ చేయబడింది మరియు ప్రయోగశాల సంబంధం లేదు ప్రోగ్రామ్ ఫ్లో కంట్రోల్ సూచనలను అర్థం చేసుకోవడంలో ఈ సామర్థ్యం భాగం CO3 కింద ఇతర బోధనా యూనిట్లు ఉన్నాయి 2 గంటలుసమయం ఉంది సమర్థత యొక్క చిత్యాన్ని వివరించడానికి నేను 5 నిమిషాలు తీసుకుంటాను అర్ధవంతమైన ప్రోగ్రామ్లను వ్రాయడానికి జంప్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవడం అవసరం ఇక్కడ మేము బ్లాక్ బోర్డ్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము బహుశా నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మరియు జంప్ ఇన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది సక్రియం పిపిటిని ఉపయోగించి విద్యార్థులకు ఇప్పటికే తెలిసిన అల్గోరిథంలు మరియు సి ప్రోగ్రామ్ల నుండి ఉదాహరణలను ప్రదర్శించడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది అప్పుడు నేను పిపిటి ద్వారా బేషరతు జంప్ సూచనలను ప్రవేశపెట్టడంతో 30 నిమిషాలు ప్రదర్శన 1 చేస్తాను అప్పుడు విద్యార్థి ఆ జ్ఞానాన్ని వెంటనే వర్తింపజేయడానికి 15 నిమిషాలు కేటాయించాను ఇది క్విజ్ రూపంలో ఉంటుంది ఇక్కడ విద్యార్థులు ఇచ్చిన జంప్ సూచనల లక్ష్యాన్ని నిర్ణయిస్తారు వారు జ్ఞానాన్ని వర్తింపజేస్తున్నప్పుడు వారు ఎదుర్కోగలిగే అన్ని సంభావ్య పరిస్థితులకు వారు దానిని వర్తింపజేయడం లేదు కాని వారు వెంటనే ఆ జ్ఞానంతో నిమగ్నమైపోతున్నారు నాకు 15 నిమిషాలు మాత్రమే ఉంటే నేను దీన్ని ఎలా చేయగలను అది ఒక సవాలు ఇది మీరు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది తరగతి గది సెషన్ రెండవ గంట మీరు దాని ద్వారా చదవడానికి నేను మీకు 2 నిమిషాలు ఇస్తాను మరొక ఉదాహరణ CO5 కింద ఇన్స్ట్రక్షన్ యూనిట్ U12 CO5 కింద మాకు 4 సామర్థ్యాలు ఉన్నాయి C4 డిజైన్ ప్రెసిషన్ రెక్టిఫైయర్స్ చిత్యం క్రియాశీలత ప్రదర్శన మరియు అనువర్తనాన్ని కలిగి ఉన్న మొదటి గంటను తీసుకోండి ఇక్కడ అప్లికేషన్ పరంగా విద్యార్థులు ఖచ్చితమైన సగం వేవ్ సర్క్యూట్ అవసరం ఇక్కడ క్కొత్తగా ప్రదర్శించిన జ్ఞానం యొక్క అనువర్తనానికి వాస్తవ అనుకరణ అవసరం అంటే విద్యార్థులకు అవసరమైన పరికరాలు ఉన్నాయి మరియు అవి ఇంటర్నెట్కు అనుసంధానించబడి ఉంటాయి మరియు అనుకరించాల్సిన సర్క్యూట్ ఇప్పటికే వారికి అందుబాటులో ఉంది వారు నిర్దిష్ట ఇన్పుట్ వోల్టేజ్ పరిధిలో సర్క్యూట్ యొక్క ప్రవర్తనను మాత్రమే చూస్తున్నారు మరియు ఇది ఇక్కడ స్క్రిప్ట్ పాత్రను చర్చించండి అంటే 2 అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనువర్తనాలు ఉన్నాయి ఒకటి ఖచ్చితమైన సరిదిద్దడం మరియు వోల్టేజ్ నియంత్రణ కార్యాచరణ యాంప్లిఫైయర్ మేము మీకు రెండుస్క్రిప్ట్ నమూనాలను బోధనా యూనిట్ల కోసం రాశాము ఇప్పుడు కార్యాచరణ భాగానికి వస్తూ బోధనా సామగ్రిని బోధనా యూనిట్ కోసం తయారుచేయాలి మేము గుర్తించేది మరియు బోధనా యూనిట్ యొక్క నిర్మాణం ప్రకారం బోధనా సామగ్రిని నిర్వహించాలి అంటే మీరు వ్రాస్తున్నప్పుడు మీరు శ్రద్ధ మరియు క్రియాశీలత వంటి శీర్షికను ఉంచవచ్చు ఆ కింద విద్యార్థి దృష్టిని ఆకర్షించడానికి లేదా వారిని ప్రేరేపించడానికి మీరు ఖచ్చితంగా ఏమి ప్లాన్ చేస్తున్నారో రాయండి అప్పుడు ముందస్తు జ్ఞానం యొక్క క్రియాశీలత కోసం నేను ప్లాన్ చేస్తున్న కార్యకలాపాలు ఏమిటో మేము క్రింద వ్రాస్తాము నేను క్విజ్ చేస్తుంటే క్విజ్ ఏమిటో నేను తప్పక వ్రాయాలి లేదా నేను చర్చను ప్రదర్శిస్తుంటే నేను ఆ చర్చను నిర్మించాలి మీరు గుర్తుంచుకోండి తరగతి గదిలో సమయం చాలా పరిమితం మరియు ఒకరు దూరంగా వెళ్ళవచ్చు

మీరు చర్చను ప్రారంభిస్తే విషయాలు త్వరగా సమయం వృధా అవుతుంది మరియు చాలా సమయం కోల్పోవచ్చు మరియు మీరు స్క్రిప్ట్ చాలా స్పష్టంగా వ్రాయడానికి కారణం అదే బోధనా సామగ్రిలో సమర్థత ప్రకటన శ్రద్ధ మరియు క్రియాశీలత ప్రదర్శన అనువర్తనం సిద్ధం చేయాలి ప్రదర్శన మరియు అనువర్తనం కోసం బోధనా భాగాల ఎంపిక బోధకుడు చేయవలసి ఉంటుంది బోధనా సామగ్రి ప్రతి బోధనా మూలకానికి చేసినప్పుడు మేము అన్ని బోధనా యూనిట్లు మరియు అన్ని కార్యకలాపాలకు సమాన శ్రద్ధ వహించకపోవచ్చు కాబట్టి మీరు ఒక బోధనా యూనిట్ కోసం మీ కోసం ఒక టెంప్లేట్ను సృష్టించగలిగితే మీరు దాన్ని నింపడం ప్రారంభించవచ్చు తద్వారా మీరు ఏదైనా వదిలే అవకాశం ఇవ్వకుండా ఉంటారు మరోసారి అనేక మంది అధ్యాపకుల నుండి వచ్చిన మొదటి ప్రతిచర్య ఏమిటంటే మీరు బోధన మరియు అభ్యాసాన్ని స్ట్రైట్జాకెట్ చేస్తున్నారు ఇది స్ట్రైట్జాకెటింగ్ కాదు మీ కోసం మీ స్వంత మార్గదర్శకాన్ని రూపొందించడంలో మీకు సహాయపడటం ఆ విధంగా మీరు కొన్ని అంశాలను అవకాశంగా వదిలివేయరు లేదా మంచి పని చేసే అవకాశంపై మీరు ఆధారపడరు మెటీరియల్ నేర్చుకోవడం అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు ఎలక్ట్రానిక్స్ పై ఇన్స్ట్రక్షనల్ యూనిట్ యొక్క ఉదాహరణను పరిశీలిద్దాం ఇందులో కొన్ని ఖచ్చితమైన రెక్టిఫైయర్లు మరియు వోల్టేజ్ రెగ్యులేటర్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు నేను గుర్తించిన పాఠ్య పుస్తకం లేదా కొంత ఇంటర్నెట్ వనరు నుండి ఈ విషయాన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టినేను ఏమి చేయాలి నేను ఎంచుకున్న పాఠ్య పుస్తకం నుండి పేజీ సంఖ్యలను జాబితా చేయడం ద్వారా పదార్థాన్ని ఎన్నుకుంటాను లేదా నేను మీకు కొన్ని ఉల్లేఖనాలతో ఇంటర్నెట్ లింక్లను ఇస్తాను లేదా పాఠ్యపుస్తకాల్లో నేను కనుగొన్న పదార్థాలు ఏవీ సంతృప్తికరంగా లేవని నేను భావిస్తే నేను పదార్థాన్ని తయారుచేస్తానుమరియు విద్యార్థికి అందుబాటులో ఉంది కాబట్టి మీరు నేర్చుకునే సామగ్రిని ఎంచుకుంటున్నారు లేదా సిద్ధం చేస్తున్నారు చివరిలో అనేక విద్యా నిర్వహణ వ్యవస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి పాఠ్యపుస్తకాల నుండి మరియు ఆన్లైన్ వనరుల నుండి సంబంధిత వీడియో సామగ్రిని క్యూరేట్ చేయడానికి అవి మిమ్మల్ని అనుమతిస్తాయి పేజీ 76 నుండి 85 వరకు గుర్తించబడిన పాఠ్య పుస్తకం నుండి సంబంధిత పదార్థం అని నేను చెప్తున్నాను ఇప్పుడు నేను మొత్తం పుస్తకాన్ని నా సర్వర్లో ఉంచగలను లేదా నేను ఆ కొద్ది పేజీలను మాత్రమే తీసుకొని నా ప్రత్యేక బోధనా యూనిట్తో లింక్ చేయగలను అదేవిధంగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న 30 నిమిషాల వీడియోను ప్రదర్శించడానికి నేను ఇష్టపడను 3 నిమిషాల భాగం మాత్రమే సంబంధితంగా ఉంటుంది ఇప్పుడు ఇంటర్నెట్లో లభ్యమయ్యే 30 నిమిషాల వీడియో నుండి 3 నిమిషాల ప్రదర్శనను క్లిప్ చేయడానికి మరియు దానిని నేర్చుకునే సామగ్రిగా అందుబాటులో ఉంచడానికి సాధనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు మొత్తం 30 నిమిషాల వీడియోను చూడటం లేదు కాబట్టి కొన్ని అకాడెమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ బోధకుడికి ఈ విషయాన్ని క్యూరేట్ చేయడానికి మరియు అభ్యాసకులకు అందుబాటులో ఉంచడానికి అనుమతిస్తాయి కాబట్టి ఆసక్తికరంగా ఉండే వ్యాయామాన్ని ఫలితాలను పంచుకుంటే అభినందిస్తున్నాము మరియు తరువాతి యూనిట్ 12 లో మేము తరువాతి దశకు వెళ్తాము మరియు అమలు దశ యొక్క ఉప ప్రక్రియను అర్థం చేసుకుంటాము మీ దృష్టికి చాలా ధన్యవాదాలు